కాబట్టి ఇప్పుడు ఉపన్యాసం యొక్క ఈ భాగంలో మనం ఏమి చేస్తాము నాతో ఇద్దరు సీనియర్ ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు అభిరామి మరియు జుహైబ్ వారు వ్యక్తిగత ఇష్టమైన ప్రాజెక్టులో కొంతకాలం నుండి నాతో కలిసి పనిచేస్తున్నారు మరియు ఇది శక్తి పర్యవేక్షణకు సంబంధించినది కాబట్టి నేను తిరిగి వెళ్లి మీ కోసం ఒక బ్లాక్ డయగ్రామ్ గీస్తాను జూల్ జోటర్ మా కేస్ స్టడీ మరియు ఈ కేస్ స్టడీ ఏమిటంటే ఈ ఎనర్జీ మానిటరింగ్ హార్డ్వేర్ మరియు ల్యాబ్లో అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ కోసం అభివృద్ధి చేసిన కోడ్ బేస్ ద్వారా పూర్తిస్థాయిలో మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఇది జెన్ ల్యాబ్లో అభివృద్ధి చేయబడింది మరియు నేను మీకు చెప్పినట్లుగా మిస్ అభిరామి మరియు మిస్టర్ జుహైబ్ అహ్మద్ ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు మరియు ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నారు కాబట్టి ఈ హార్డ్వేర్ వాస్తవానికి ఈ హార్డ్వేర్ను కలిగి ఉంటుంది నేను ఈ భాగానికి మిమ్మల్ని సూచిస్తాను ఇప్పటికీ ప్రోటోటైప్ దశలో అభివృద్ధి చేయబడిన హార్డ్వేర్లో ఇక్కడ మీరు చూసేది సాధారణ 220 వోల్ట్ ప్లగ్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ కు చాలా లోడ్ లు కనెక్ట్ అయ్యాయని అనుకుందాం మరియు మీరు Vrms Irms పవర్ అవుట్పుట్ పవర్ కారకాన్ని కొలవడానికి ఆసక్తి కలిగి ఉన్నారు ఆ ప్లగ్ పాయింట్ యొక్క ఈ సంబంధిత పారామితులన్నీ మీకు వేర్వేరు లోడ్లపై ఆసక్తి ఉంది కాబట్టి మీరు లోడ్ యొక్క విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా వర్గీకరించాలనుకుంటున్న లోడ్లు తప్పనిసరిగా మీరు కొంత సమయ శ్రేణి డేటాతో ముగుస్తుంది కాలక్రమేణా వోల్టేజ్ ఎలా మారుతుంది కాలక్రమేణా కరెంట్ ఎలా మారుతుంది కాలక్రమేణా విద్యుత్ కారకం ఎలా మారుతుంది Vrms మరియు Irms ఎలా కనిపిస్తాయి మరియు అవన్నీ కాబట్టి దశలవారీగా నెమ్మదిగా ఆ దశకు వెళ్దాం కానీ దీనికి ముందు ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన ఉత్పత్తిలో భాగమైన విభిన్న అంశాలకు మిమ్మల్ని సూచిస్తాను కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించగలిగేది ఏమిటంటే ఇది 220 నుండి ప్రాథమికమైనది ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దీనికి రెండు ట్యాపింగ్స్ ఉన్నాయి ఒక ట్యాపింగ్ అంటే PT input అని పిలవబడే వాటిని అందించడం కాబట్టి మీరు ఈ ఎలక్ట్రికల్ పారామితుల కొలతకు అవసరమైన సెన్సార్లను ట్రాన్స్ఫార్మర్లను తీసుకుంటే మీకు PT అని పిలువబడేది అవసరం PT అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ CT అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మీరు ఇక్కడ చూసే ఈ ట్రాన్స్ఫార్మర్కు రెండు ట్యాపింగ్లు ఉన్నాయి ఇది శక్తి పర్యవేక్షణకు సెన్సార్ లాగా పనిచేస్తుంది మరియు ఇది ఎలక్ట్రానిక్స్ను శక్తివంతం చేయడానికి ట్రాన్స్ఫార్మర్గా కూడా పనిచేస్తుంది ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఉంది నేను మీరు చూసేదాన్ని PCB ని కొంచెం వివరంగా చూపిస్తాను ఇక్కడ ఈ భాగం CT ఇది అన్ని కరెంట్లను కొలవడానికి ప్రస్తుత ట్రాన్స్ఫార్మర్ మీకు అవసరమైన వోల్టేజ్ సమయ శ్రేణిని పొందడానికి ఇది అవసరం మీరు PT కి చేరుకోవాలి మరియు పూర్తి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇక్కడ ఉంది ఈ PCB ని కెమెరాకు వ్యతిరేకంగా ఈ సర్క్యూట్ ను మళ్ళీ మీకు చూపిస్తాను మరియు కొంచెం జూమ్ చేద్దాం ఈ బోర్డులో ఉన్న అన్ని విభిన్న అంశాలు ఏమిటో చూడటానికి కొంచెం దగ్గరగా జూమ్ చేద్దాం దయచేసి ఈ భారీగా కనిపించే చిప్ ఇక్కడ కొంచెం దగ్గరగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఈ పెద్ద చిప్ మైక్రో కంట్రోలర్ ఇది MSP 430 కాబట్టి మీ కోసం దీనిని వ్రాస్తాను కాబట్టి ఆసక్తిని నియంత్రించేది MSP 430 F 5438A ప్యాకేజింగ్ సమాచారం QFP ప్యాకేజీ QFN కాదు దాని QFP ఇది QFP క్వాడ్ ఫ్లాట్ ప్యాకేజీ ఇక్కడ ఉన్న చిప్ ఇక్కడ మీరు చూసే వ్యవస్థ ఇది నిజంగా రేడియో మాడ్యూల్ దీనిని CC 3000 అని పిలుస్తారు కొన్ని కారణాల వల్ల ఈ రేడియో మాడ్యూల్ మాకు కొంత ఇబ్బంది కలిగించింది మేము ఈ రేడియో మాడ్యూల్కు ఆ ఇంటర్ఫేస్ను విడిగా చర్చిస్తాము మరియు ఇది రేడియో మాడ్యూల్ CT మరియు PT ఇక్కడ అనుసంధానించబడి ఉంది కాబట్టి ఇది MSP అప్పుడు ఈ బోర్డులో మనకు ఇంకేముంది స్పష్టంగా అది శక్తితో ఉండాలి కాబట్టి మీకు రెక్టిఫైయర్ చిప్ అవసరం కాబట్టి ఇది రెక్టిఫైయర్ చిప్ అని మీరు చూడవచ్చు ఆపై AC input తగిన పద్ధతిలో దిగిన తరువాత ఇక్కడ LDO ఉంది C¿ మరియు Cout కెపాసిటర్లు ఇక్కడ ఉన్నాయి ఇది C¿ కెపాసిటర్ ఇది Cout కెపాసిటర్ మీ కోసం దానిని పట్టుకోనివ్వండి ఇది C¿ మరియు ఇది LDO యొక్క Cout కెపాసిటర్లు మరియు ఇంకేముంది కాబట్టి ఈ శక్తి పర్యవేక్షణ చిప్ చేయగల రెండు ఛానల్ ఇన్పుట్లు అంటే ఇన్పుట్లు స్పష్టంగా MSP 430 లోకి వెళ్ళలేవు ఎందుకంటే ఇది మైక్రోకంట్రోలర్ సిస్టమ్ను ఉపయోగించే నియంత్రిక కాబట్టి నేను దీన్ని ADE 7953 తో భర్తీ చేయబోతున్నాను MSP 430 ఇది CC 3000 మరియు CC3000 లతో అనుసంధానించబడి మీకు రేడియోను అందిస్తుంది మరియు ఇది ఒక SPI మాడ్యూల్ కాబట్టి CT PT అనలాగ్ పరికరాల నుండి శక్తి పర్యవేక్షణ చిప్కు వెళ్ళవలసి ఉందని మేము గ్రహించిన కథను అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇది సరైన స్కీమాటిక్ అని మీరు చూడవచ్చు మరియు ఈ చిప్ మళ్లీ ఇక్కడ మరొక I2C అవసరం ఉంది ఇప్పుడు మీరు స్పష్టంగా ఈ మైక్రోకంట్రోలర్ను ఎన్నుకోమని అడిగితే కనీసం ఒక SPI మరియు ఒక I2C కి మద్దతునిచ్చేదాన్ని ఎంచుకోవాలి కాబట్టి స్పష్టంగా MSP 430 దీనికి మంచి ఎంపిక ఎందుకంటే ఇది I2C మరియు SPI బస్ ను కలిగి ఉన్న ఈ సామర్ధ్యానికి మద్దతు ఇస్తుంది మరియు ఈ నియంత్రిక శక్తి పర్యవేక్షణ చిప్లోనే అంతర్గత నియంత్రిక ఉంటుంది ఇది మీ కోసం అనేక విషయాలు చేయగలదు స్పష్టంగా మీరు ఒక I2C బస్ లో డేటాను సేకరించాలనుకున్నప్పుడు ఈ ADE 7953 లో అనేక రిజిస్టర్లు ఉంటాయి వీటిని మీరు అమరిక ప్రయోజనాల కోసం కాన్ఫిగర్ చేయాలి అందువల్ల కోడ్ యొక్క ఆ భాగాన్ని మనం చూడాలి MSP 430 ఇది ఎంపిక నియంత్రిక వాస్తవానికి ADE 7953 కు ఆదేశాలను పంపగలదు మరియు శక్తి పర్యవేక్షణ చిప్లోని కొన్ని రిజిస్టర్లను కాన్ఫిగర్ చేస్తుంది మనము పనిచేసిన చివరి సర్క్యూట్ లో నేను మీకు చెప్పినట్లుగా cc 3000 ని ఉపయోగించాము ఆపై ఇప్పుడు మనము చాలా ప్రాచుర్యం పొందిన ESP 8266 అని పిలువబడే వై ఫై మాడ్యూల్ ద్వారా రేడియో కమ్యూనికేషన్ ని చేయబోతున్నాము కాబట్టి ఈ భాగం తొలగించబడింది వాస్తవానికి ఇది అక్కడే కొనసాగుతుంది కానీ అన్ని సముపార్జన పూర్తయిన తర్వాత మీరు ఈ మొత్తం డేటాను ఉపయోగించరు ఇది ఈ మాడ్యూల్కు UART కోడ్ ద్వారా ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు ఈ ప్రశ్నను అడిగితే నేను కంట్రోలర్ను ఎలా ఎన్నుకుంటాను నాకు ఒక I2C మరియు ఒక SPI అవసరమని చెప్పడం సరిపోదు కానీ నాకు ఒక UART కూడా అవసరం మీరు శక్తి పర్యవేక్షణ చేయాలనుకుంటే మరియు మీరు ఒక యాక్చుయేషన్ చేయాలనుకుంటే పిన్స్ వాడటానికి మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడు మీకు తగినంత ప్రోగ్రామింగ్ పిన్స్ అవసరం బహుశా లైటింగ్ లోడ్ లేదా relay లను నియంత్రించడానికి మీకు ఖచ్చితంగా అనేక GPIO లైన్ లు అవసరం కాబట్టి అనేక GPIO పిన్స్ కూడా అవసరం కాబట్టి మీరు ఈ పెరిఫెరల్స్ మద్దతుతో పాటు ESP 8266 వంటి చాలా ప్రజాదరణ పొందిన Wi Fi మాడ్యూళ్ళపై కమ్యూనికేషన్ కోసం మద్దతు ఇచ్చే నియంత్రికను ఎన్నుకోవాలి ఇప్పుడు నేను దీనిని ఆపివేసాను ఎందుకంటే ఇది TI నుండి చాలా ప్రారంభ మాడ్యూల్ ఎందుకంటే మేము ఈ చిప్ యొక్క మెరుగైన సంస్కరణలను కలిగి ఉన్నాము దేనినీ మార్చకూడదనుకోవడం ఇది మొదటి IoT Wi Fi మాడ్యూల్లో ఒకటి మరియు చిప్ చాలా స్థిరంగా లేనందున మీకు తెలుసు ఇది చాలా త్వరగా సంతృప్తికరంగా పనిచేస్తుందని నిర్ధారించడానికి మేము అనేక patches ను ఉపయోగించాలి లేదా అది స్తంభించిపోతుంది కాబట్టి గేట్వే మరియు ఈ యూనిట్ మధ్య కమ్యూనికేషన్ తరచుగా బగ్గీ పరిస్థితి కాబట్టి మేము మరొక జనాదరణ పొందిన వాటికి మారవలసి వచ్చింది మరియు వాస్తవానికి ఇది చాలా ప్రాచుర్యం పొందిన IoT Wi Fi మాడ్యూల్ ఇది మేము ప్రయత్నించి చూస్తాము మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం గడపవచ్చు వాస్తవానికి జుహైబ్ కమ్యూనికేషన్ కోసం ఈ వై ఫై మాడ్యూల్ను ట్యూన్ చేయడానికి చాలా సమయాన్ని వెచ్చించారు ముఖ్యంగా ఈ వై ఫై మాడ్యూల్ రెండింటికి మద్దతు ఇస్తుంది వై ఫై డైరెక్ట్ ఇది పీర్ టు పీర్వై ఫై మరియు ఇది వై ఫై హాట్స్పాట్ యాక్సెస్ పాయింట్ లాగా మద్దతు ఇస్తుంది కాబట్టి ఇది చాలా ప్రజాదరణ పొందినది ఇది సుమారు 200 రూపాయలకు లభిస్తుంది మనం దానిని కొనగలుగుతాము మరియు ఇది శెంజన్ నుండి నేను భావిస్తున్న చైనీస్ ఉత్పత్తి మరియు చాలా ప్రజాదరణ పొందిన మాడ్యూల్ కానీ స్థానికంగా లభిస్తుంది కాబట్టి ఒకరు దానిని సులభంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇది క్లుప్తంగా హార్డ్వేర్ ఈ మాడ్యూల్ యొక్క సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ యొక్క కొన్ని మంచి అంశాలకు త్వరగా మారనివ్వండి ఒక IoT లో హార్డ్వేర్ ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయవచ్చనే దాని గురించి మీరు నిజంగా IoT ఉత్పత్తులను అనేక అనువర్తనాల కోసం ఎలా నిర్మించవచ్చో మీకు తెలియజేస్తాను ఈ సందర్భంలో ఇది శక్తి పర్యవేక్షణ హార్డ్వేర్కు ప్రత్యేకమైనది కాబట్టి మీరు ఈ MSP 430 ను ప్రోగ్రామ్ చేయవలసి ఉందని మీరు చూడవచ్చు కాబట్టి దాని కోసం మీకు J ట్యాగ్ పోర్ట్ అవసరం J ట్యాగ్ లో మేము IAR వర్క్ బెంచ్ అని పిలువబడే ఈ సాధనాన్ని ఉపయోగిస్తాము ఇది మీకు తెలిసిన చాలా శక్తివంతమైన వాతావరణం దీని కింద MSP 430 వేర్వేరు లక్ష్యాలు అందుబాటులో ఉన్నాయి మరియు మన కోసం టార్గెట్ ప్రాసెసర్గా MSP 430 ని ఎంచుకున్నారు మరియు ఇది అందుబాటులో ఉంది కాబట్టి మేము ఒక భాగం అయిన మొత్తం కోడ్ అభివృద్ధికి IAR వర్క్ బెంచ్ ఉపయోగించాము చివరకు మీకు కూడా ఆండ్రాయిడ్ అనువర్తనం అవసరం దీని ద్వారా వినియోగదారులు ఫోన్ను పట్టుకోగలుగుతారు మరియు వారి డేటాను పొందడమే కాకుండా వారి ఇంటి పరికరాలను కూడా కాన్ఫిగర్ చేయగలరు ఎందుకంటే 2CT ఛానెల్లు మరియు 2 లోడ్లు ఉన్నాయని మేము పేర్కొన్నాము ఇంటి లోడ్లను అనుసంధానించవచ్చు ఒకటి వాషింగ్ మెషీన్ కావచ్చు మరియు మరొకటి వంటగదిలో ఒక ఉదాహరణ తీసుకుందాం అని చెప్పనివ్వండి ఇది చాలా సరళమైనది మిక్సర్ మిక్సర్ గ్రైండర్ మరియు మరొకటి రిఫ్రిజిరేటర్ ఫ్రిజ్ కావచ్చు దీనిని ఫ్రిజ్ అని పిలవండి ఈ రెండు వ్యవస్థలు మేము పర్యవేక్షించాలనుకుంటున్నాము మరియు మీరు నిజంగా కాన్ఫిగర్ చేసి ఇది మిక్సర్స్ జూల్ జోటర్ మరియు ఫ్రిజ్ సిస్టమ్ అని చెప్పాలనుకుంటున్నాను ఇది నా దగ్గర ఉన్న పూర్తి వ్యవస్థ ఈ వ్యవస్థ నా దగ్గర ఉంది నేను ఈ విధంగా ప్రసారం చేస్తాను మరియు ఈ హార్డ్ వేర్ మిక్సర్ కోసం మరియు ఫ్రిజ్ కోసం మీరు సరిగ్గా కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అవన్నీ మీరు సరళమైనదాన్ని ఉపయోగించి తుది వినియోగదారుగా చేయగలగాలి ఆండ్రాయిడ్ అనువర్తనం స్నేహపూర్వకంగా ఉండాలి మరియు మీకు తెలిసిన ఆదేశాలను ఈ Wi Fi మాడ్యూల్ ద్వారా కాన్ఫిగర్ చేయాలి కాబట్టి మరో మాటలో చెప్పాలంటే కనెక్ట్ చేయబడిన పరికరాలను కాన్ఫిగర్ చేయడానికి Wi Fi స్మార్ట్ ఫోన్ కూడా Wi Fi కలిగి ఉంటుంది కాబట్టి ఇది మీ సొంత IoT ఉత్పత్తులను రూపొందించడానికి మీ కోసం అవసరమైనది కాబట్టి ఇది జూల్ జోటర్ ఆండ్రాయిడ్ అనువర్తనంతో ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి మనం అక్కడకు వెళ్లి దానిపై క్లిక్ చేద్దాం జెన్లాబ్స్ జూల్ జోటర్ అనువర్తనం తెరుచుకుంటుందని మీరు చూస్తారు ఇక్కడ మూడు సాధ్యమైన కాన్ఫిగరేషన్లు ఉన్నాయి ఇక్కడ మూడు ఎంపికలు సాధ్యం కాన్ఫిగర్ చేసి డిఫాల్ట్గా వదిలి డేటాను సేకరించి డేటాను చూడవచ్చు కాబట్టి డేటాను విజువలైజ్ చేయండి డేటాను కాన్ఫిగర్ చేయడానికి మరియు ఇక్కడ మీరు మీకు కావలసిన Wi Fi పేరును పేర్కొనవచ్చు క్రిందికి వెళ్ళి కనెక్ట్ అవ్వండి మీరు Wi Fi పేరును సరిగ్గా ఎంచుకోవచ్చు మరియు మీరు సెట్ చేయగల ISCWlan ను ఎంచుకుందాం మీరు అక్కడ ఏదో ఒకదానికి పాస్ వర్డ్ సెట్ చేసి ఆపై మీకు ఒక నిమిషంలో ఎన్ని నమూనాలను సెట్ చేయవచ్చు ప్రతి 20 సెకన్లకు ఇది అవసరం లేదు అని చెప్పండి ఇది ప్రతి 20 సెకన్లు మీరు నమూనాను పొందుతారు కాబట్టి 1 నిమిషంలో మీరు I rms యొక్క 3 నమూనాలను పొందుతారు Vrms శక్తి కారకం అప్పుడు సగటు శక్తి మరియు ఇతర సంబంధిత పారామితులు మరియు మీరు కనెక్ట్ చేయదలిచిన రెండు పరికరాలకు మీరు పేరు ఇవ్వవచ్చు మీకు రిఫ్రిజిరేటర్గా ఉండే పరికరం ఒకటి ఉంది టీవీ మీరు కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నది మరియు మైక్రోవేవ్ ఓవెన్ లేదా మిక్సర్ అని చెప్పండి కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్ మరియు మిక్సర్ మిక్సర్ గ్రైండర్లు సాధారణంగా వంటగది లోపల ఉంటాయి కాబట్టి మీరు అన్నింటినీ టైప్ చేసి ఆపై కాన్ఫిగర్ బటన్ను నొక్కండి కాన్ఫిగర్ చేసి ఆపై సిస్టమ్కు అనుసంధానిస్తుంది మరియు తప్పనిసరిగా ఈ పారామితులన్నింటినీ జూల్ జోటర్ హార్డ్వేర్ భాగానికి పంపుతుంది కాబట్టి మన Irms Vrms అవుట్పుట్ పవర్ పవర్ ఫ్యాక్టర్ మరియు మొదలైనవి పొందడానికి ఈ జూల్ జోటర్తో ఎలా పని చేయాలో తిరిగి చూద్దాం మొత్తం జూల్ జోటర్ యొక్క గుండె నిజానికి ADE 7953 అని పిలువబడే ఈ చిప్ ఇది ఒకే దశ మల్టీఫంక్షన్ మీటరింగ్ IC అని మీరు చూడవచ్చు మరియు ఇది అనేక లక్షణాలను కలిగి ఉంది క్రియాశీల మరియు రియాక్టివ్ శక్తి కొలతలో లోపం మీరు డేటాషీట్ను సరైన పద్ధతిలో కట్టుబడి ఉంటే దీనికి లోపం 0 1 శాతం కంటే తక్కువ ఉందని మీరు చూడవచ్చు మీరు రిజిస్టర్లను క్రమాంకనం చేయాలి జూల్ జోటర్ను ప్రామాణిక పరికరాలతో క్రమాంకనం చేయడానికి మీకు తెలిసిన ప్రామాణిక పరికరాలను ఉపయోగించి పరికరాలను క్రమాంకనం చేయాలి అప్పుడు మాత్రమే మీకు 0 1 శాతం లోపం యొక్క హామీలు ఇవ్వబడతాయి తక్షణ Irms కొలతలో 0 2 శాతం కంటే తక్కువ లోపం మళ్ళీ సాధ్యమేనని కూడా ఇది చెబుతుంది దీని అర్థం మీరు సిస్టమ్ను బూట్ చేసే సమయంలో మీరు IC ని సరిగ్గా క్రమాంకనం చేశారని నిర్ధారించుకోవాలి ఇది దాని అన్ని ఆపరేషన్ల కోసం 1 23 కిలోహెర్ట్జ్ యొక్క బ్యాండ్విడ్త్ ను కలిగి ఉంది మరియు ప్రస్తుత కొలత కోసం రోగోవ్స్కీ కాయిల్ సెన్సార్ అని పిలువబడే వివిధ రకాల సెన్సార్లను కోర్సు యొక్క కరెంట్ యొక్క ఖచ్చితమైన కొలత కోసం మీరు ఉపయోగించవచ్చు దీని అర్థం అదనపు హార్డ్ వేర్ అవసరం అని అర్ధం కానీ అది పాయింట్ పక్కన ఉంటుంది ఈ IC యొక్క చాలా ముఖ్యమైన రిజిస్టర్ సెట్టింగులు అయిన భాగానికి ఇప్పుడు వెళ్దాం ఈ డేటాషీట్లో IRQ స్టేటస్ అనే రిజిస్టర్కు నేను మిమ్మల్ని సూచించాలనుకుంటున్నాను స్టార్టప్ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత IRQ స్టేటస్ గురించి ఏమి చెబుతుందో చూడండి మరియు ADE7953 ఒక కంట్రోలర్ మైక్రోకంట్రోలర్ నుండి కమ్యూనికేషన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది రీసెట్ ఫ్లాగ్ IRQ స్టేటస్ రిజిస్టర్లో కుడివైపున సెట్ చేయబడింది IRQ పిన్పై బాహ్య అంతరాయం ప్రేరేపించబడుతుంది రీసెట్ అంతరాయం అప్రమేయంగా ప్రారంభించబడుతుంది మరియు నిలిపివేయబడదు కాబట్టి పవర్ అప్ విధానం హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ రీసెట్ చివరిలో బాహ్య అంతరాయం ఎల్లప్పుడూ జరుగుతుంది IRQ స్టేటస్ వాస్తవానికి ఈ ప్రత్యేక రిజిస్టర్ సెట్టింగ్ ప్రారంభించబడిన పాయింట్ను కోడ్లో మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు కోడ్ యొక్క ఆ భాగానికి వెళ్దాం ఎందుకంటే ఇది IAR వర్క్బెంచ్ IDE అవసరమైతే పరిమాణాన్ని పెంచుకుందాం తద్వారా మీరు వాటిని చాలా స్పష్టంగా చూడగలుగుతారు మనం కొంచెం చూపించాలని అనుకుంటున్నాను కాబట్టి అక్కడ మీరు ఉన్నారు కాబట్టి IRQ స్టేటస్ రిజిస్టర్ SPI రిజిస్టర్ ప్రస్తుత ఛానెల్ నుండి ADE7953 IRQ స్థితి కోసం 32 బిట్లను చదివినట్లు మీరు చూడవచ్చు మేము అంతరాయం కలిగించేటప్పుడు రెండు ఛానెల్లు ఉన్నాయి IRQస్టేటస్ A మరియు IRQస్టేటస్ B బహుశా రెండవది కాబట్టి రిజిస్టర్ సెట్టింగ్ చేయమని మీరు కాన్ఫిగర్ చేస్తారని మీరు నిజంగానే వ్రాస్తారు డేటాషీట్కు తిరిగి వెళ్ళిన ఇతర ముఖ్యమైన రిజిస్టర్లకు కూడా ఇప్పుడు మీకు సూచిస్తాను కాబట్టి మేము ఇక్కడ ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాము మీరు డేటాషీట్ చదవాలి మరియు తిరిగి ఇక్కడకు వెళ్ళే సోర్స్ కోడ్లో అమలు చేయాలి ఇతర రిజిస్టర్ సెట్టింగులలో ఒకటిగా సాధ్యమైనంతవరకు Irms A కి వెళ్దాం ఇక్కడ Irms రిజిస్టర్ ఇది ప్రస్తుత ఛానల్ A మరియు ప్రస్తుత ఛానల్ B కోసం 24 బిట్ అన్ సైన్డ్ RMS కొలత అని చెబుతుంది చూడండి సమయం 2220 కాబట్టి మీకు చదవడానికి ఆసక్తి ఉంటే నేను RMS ఛానెల్ A నుండి మీరు ఈ రిజిస్టర్లో ఈ రిజిస్టర్లో నిల్వ చేసిన విలువలను ఉపయోగించాలి ఇప్పుడు మనం చూద్దాం కాబట్టి ఈ రెండు రిజిస్టర్లు ఏమి జరగాలి సెకనుకు 6 99 కిలోహెర్ట్జ్ చొప్పున ఈ రేటుతో అవి ప్రస్తుత ఛానల్ A మరియు ప్రస్తుత ఛానల్ B లలో పూర్తి స్థాయి ఛానల్ ఇన్పుట్లతో నవీకరించబడతాయి వారు IrmsA యొక్క పఠనం మరియు IrmsB రిజిస్టర్ కొంత విలువ ఇప్పుడు మనం తిరిగి వెళ్లి సోర్స్ కోడ్లో ఇది ఎంతవరకు సరిగ్గా జరిగిందో చూద్దాం మీరు IrmsA కోసం SPI 32 బిట్ చదివినట్లు రీడ్ ని చూడవచ్చు మరియు ప్రస్తుత ఛానల్ A నుండి కరెంటు విలువ Irms ను ఇస్తుంది కాబట్టి మీరు డేటా కరెంట్ కరెంట్ SPI రిజిస్టర్ కు సమానమని చూడవచ్చు 32 ADE7953 IrmsA కాబట్టి మీరు నిజంగా IrmsA రిజిస్టర్ చదువుతున్నారు ఇది 32 బిట్ రిజిస్టర్ మరియు ఈ 32 బిట్ రిజిస్టర్ అదేవిధంగా చదవబడుతోంది మీరు అదేవిధంగా IrmsB గురించి మాట్లాడవచ్చు మనం వెళ్లి IRQ ENA ని చూద్దాం IRQ ENA ని చూద్దాం మరియు వాస్తవానికి ఇది ఏమి చేస్తుందో చూద్దాం ఇది IRQ ఎనేబుల్ కాబట్టి ఈ అంతరాయాలు అప్రమేయంగా నిలిపివేయబడతాయి మరియు IRQMA రిజిస్టర్లో aehfa మరియు aeofa బిట్ల ద్వారా ప్రారంభించబడతాయి ఈ రిజిస్టర్ మల్టీబిట్ రిజిస్టర్లో ప్రతి బిట్ స్థానానికి ఒక పేరు ఉంటుంది IRQA రిజిస్టర్లో aehfa మరియు aeofa రెండు బిట్ స్థానాలు మరియు ప్రస్తుత ఛానెల్ ఎ మరియు ప్రస్తుత ఛానెల్ బి కోసం ఆ చిరునామా ప్రస్తావించబడింది మనం తిరిగి వెళ్లి సోర్స్ కోడ్లోని ఈ రెండు IRQNA B ని చూద్దాం SPI 32 ADE7953 IRQNA మరియు IRQNAB కాబట్టి ఇక్కడ ఉన్న పెద్ద సారాంశం ఏమిటంటే మీరు డేటాషీట్ను చూడవలసి ఉంటుంది మరియు తదనుగుణంగా మీ కోడ్ను తగిన పద్ధతిలో వ్రాసి మీ కోడ్ను డీబగ్ చేయండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ను ఉపయోగిస్తున్న ఈ డీబగ్గర్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ సాధనం వాస్తవానికి MSB 430 కోసం IAR ఎంబెడెడ్ వర్క్బెంచ్ IDE మీ సమస్య ఇక్కడ ముగియదు వాస్తవానికి మీరు ఖచ్చితమైన విలువలను చేయడానికి మరియు డేటాషీట్ అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి మీరు కొన్ని రిజిస్టర్ల క్రమాంకనం కూడా చేయాలి మళ్ళీ మరొక పత్రం ఇప్పుడు మనం వెళ్లి ఆ పత్రాన్ని తెరిచి పత్రం యొక్క ఈ ప్రారంభ భాగాన్ని చదువుదాం ADE7953 ఆధారంగా సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ను క్రమాంకనం చేస్తుందని ఇది తెలిపింది అప్లికేషన్ నోట్ ADE7953 ను ఎలా క్రమాంకనం చేయాలో వివరిస్తుంది ఇది ప్రతి స్థిరాంకాన్ని ఎలా లెక్కించాలో సమీకరణాలు మరియు ఉదాహరణలతో సహా అమరిక విధానాన్ని వివరిస్తుంది ADE7953 అనేది అధిక ఖచ్చితత్వం కలిగిన సింగిల్ ఫేజ్ మీటరింగ్ IC ఇది ఫేస్ కరెంట్ మరియు న్యూట్రల్ కరెంట్ రెండింటినీ ఒకేసారి కొలవడానికి అనుమతిస్తుంది ఇది ప్రస్తుత మరియు వోల్టేజ్ RMS రీడింగులతో పాటు క్రియాశీల రియాక్టివ్ మరియు స్పష్టమైన శక్తితో సహా పలు శక్తి కొలతలను అందిస్తుంది లోడ్ రివర్స్ శక్తి మరియు ప్రత్యక్ష శక్తి కారకాల కొలతతో సహా పలు రకాల శక్తి నాణ్యత లక్షణాలు కూడా సరిగ్గా అందించబడ్డాయి చూద్దాం మీరు వెళ్లి ఈ పత్రం ద్వారా బ్రౌజ్ చేస్తే క్రింద చేయవలసిన అమరికలు ఏమిటి గెయిన్ ఫేజ్ మరియు ఆఫ్సెట్ క్రమాంకనం చాలా ముఖ్యమైనవి క్రమాంకనము ఎల్లప్పుడూ అవసరమని చెప్పినట్లుగా పొందండి మేము CT ని ఉపయోగిస్తున్నప్పుడు ఫేజ్ క్రమాంకనం అవసరం మరియు షంట్ ఉపయోగిస్తున్నప్పుడు అవసరం లేదు ఆఫ్సెట్ అమరిక బహుశా పెద్ద డైనమిక్ పరిధిలో అధిక ఖచ్చితత్వం కోసం చూస్తున్నప్పుడు ఇది తరచుగా అవసరమవుతుంది ఇది సాధారణంగా అన్ని ఇతర మీటర్ డిజైన్లకు అవసరం లేదు కాబట్టి ఒక విధంగా మీరు ఇళ్లలో ప్లగ్ చేయదగిన లోడ్లను స్మార్ట్ గా కొలిచేటప్పుడు ఆఫ్సెట్ క్రమాంకనం అంత క్లిష్టంగా ఉండకపోవచ్చు కాని గెయిన్ మరియు ఫేజ్ క్రమాంకనం ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తిరిగి వెళ్లి సోర్స్ కోడ్ను చూద్దాం మరియు సోర్స్ కోడ్లో చేసిన ఈ క్రమాంకనం నిరోధకాలను చూద్దాం ప్రారంభించడానికి గెయిన్ క్రమాంకనం చూద్దాం కాబట్టి గెయిన్ క్రమాంకనం అని మీరు చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు i క్రమాంకనం v క్రమాంకనం అన్ని భాగాలలో ఉన్నాయి i క్రమాంకనంకు ఒక సంఖ్య ఉంది అక్కడ మీరు రిజిస్టర్లో ప్రధానంగా ఉండాలి v క్రమాంకనం కూడా ఒక సంఖ్యను కలిగి ఉంది మరియు ఈ రెండు సంఖ్యలు వాస్తవానికి ఇతర డేటాషీట్ నుండి అందుబాటులో ఉన్నాయి మరియు ఇవి ఇక్కడ కాన్ఫిగర్ చేయబడ్డాయి కాబట్టి గెయిన్ క్రమాంకనం ఫేజ్ క్రమాంకనం ముఖ్యమైనవి మరియు అవి జరగాలి ఈ ఉత్తేజకరమైన చిప్కు మిమ్మల్ని పరిచయం చేద్దాం దీనిని ESP 8266 EX అని పిలుస్తారు మరియు ఇది మా జూల్ జోటర్ హార్డ్వేర్లో మేము ఉపయోగించిన వై ఫై మాడ్యూల్ ఇది ఇప్పటికే ఉన్న సిసి 3000 వై ఫై మాడ్యూల్ను దాటవేసిన తరువాత అది బగ్గీ మరియు చాలా ఇతర సమస్యలు ఉన్నాయి ఈ ESP 8266 వాస్తవానికి పూర్తి TCPIP స్టాక్ ఎంబెడెడ్ స్టాక్ను కలిగి ఉంది మరియు ఈ చిప్ యొక్క కొన్ని మంచి లక్షణాలు ఇది ప్రామాణిక వై ఫై ప్రోటోకాల్ 802 11 కు మద్దతు ఇస్తుంది అనేక సంస్కరణలు BGE మరియు వై ఫై డైరెక్ట్ పీర్ టు పీర్ తోడ్పడతాయి ఇది పీర్ డిస్కవరీకి తోడ్పడుతుంది మీరు దీన్ని సమూహ యజమానిగా లేదా ఈ పీర్ మోడ్లో గ్రూప్ క్లయింట్గా కలిగి ఉండవచ్చు ఇది ఒక మౌలిక సదుపాయాల మోడ్ లో పని చేస్తుంది దీనిని యాక్సెస్ పాయింట్గా కాన్ఫిగర్ చేయవచ్చు మరియు ఇది భద్రతా అందమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది CCMP CBC MAC TQ CRC ఇవన్నీ అంటే ఇది నిజంగా చిప్ ఇది ఎంబెడెడ్ చిప్ ఎంబెడెడ్ మాడ్యూల్ కానీ చాలా శక్తివంతమైన అన్ని భద్రతా లక్షణాలను కలిగి ఉంది మరియు నేను ఇప్పటికే చెప్పినట్లుగా దానిపై TCPIP స్టాక్ నడుస్తోంది ఇది వై ఫై డైరెక్ట్ యాక్సెస్ పాయింట్ను పీర్ చేయడానికి తోటివారిగా పనిచేయడం కోసం పనిచేయడం లేదు అయితే ఇది శ్రేణి పొడిగింపు ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది ఇది తప్పనిసరిగా రిపీటర్ కార్యాచరణ కోసం కాబట్టి ఈ మాడ్యూల్ ఉపయోగించి చాలా మంచి లక్షణాలు దీనిపై సాధ్యమవుతాయి ఏదేమైనా మేము దానిపైకి వెళ్ళే ముందు చూడండి Rx రిసీవర్ సున్నితత్వాన్ని చూద్దాం అది b అయితే మైనస్ 91 dBm కి అది g అయితే అది మైనస్ 75 dBm మరియు n అయితే మైనస్ 72 dBm కాబట్టి ఇది 2 5 నుండి 3 6 వరకు మంచి ఆపరేటింగ్ వోల్టేజ్ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా నేను చెప్పినట్లుగా ఇది ఎంబెడెడ్ TCP IP స్టాక్కు మద్దతునిస్తుంది ఇది ప్రధానంగా IPV 4 కి మద్దతు ఇస్తుంది కాబట్టి ఇది బహుశా ఈ వ్యవస్థ యొక్క ఒక పరిమితి మరియు IPV 6 స్టాక్తో క్రొత్త మాడ్యూల్స్ కూడా మంచి అనువర్తనాలు వస్తాయని భావిస్తున్నారు హోమ్ స్మార్ట్ ప్లగ్స్ లైట్స్ మెష్ నెట్వర్క్ బేబీ మానిటర్లు IP కెమెరాల సెన్సార్ నెట్వర్క్లు మరియు మొదలైనవి చాలా అనువర్తనాల కోసం నిజంగా మంచి Wi Fi IoT మాడ్యూల్ లు ఉన్నాయి ఈ చాలా ఉత్తేజకరమైన ESP 8266 Wi Fi మాడ్యూల్ కోసం చాలా యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ మీరు జూల్ జోటర్ ప్రోటోటైప్ హార్డ్వేర్లో మేము చేసిన దాని యొక్క ఫ్రేమ్వర్క్లో ఉంచినట్లయితే మేము ఇప్పుడు మీకు తెలిసిన మరొక రకమైన IDE ఫ్రేమ్వర్క్తో ముగించాము ముఖ్యంగా ఈ స్క్రీన్పై మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను ఇది తప్పనిసరిగా ఆర్డినో IDE గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఇంతకుముందు ఉపయోగించిన IDE కాన్ఫిగరేషన్లన్నింటినీ మీరు కాన్ఫిగరేషన్ కోసం ఉపయోగించిన IAR వర్క్ బెంచ్ను చూడవచ్చు మరియు Wi Fi చిప్ను కాన్ఫిగర్ చేసే ఉద్దేశ్యంతో మాత్రమే మేము Arduino IDE కి మారవలసి వచ్చింది ఇప్పుడు మేము ఈ చిప్ను కాన్ఫిగర్ చేసి దాని శక్తిని ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్న ఆసక్తికరమైన విషయం ఉంది మీరు జౌల్ జోటర్ను ప్రారంభిస్తే అనేక పారామితులను సరిగ్గా కాన్ఫిగర్ చేయడానికి మాకు ఆండ్రాయిడ్ అనువర్తనం అవసరమని నేను మీకు పేర్కొన్నాను మరియు ముఖ్యంగా మీరు మృదువైన AP లో ఉన్నారని అర్థం మోడ్ ESP మాడ్యూల్ మృదువైన AP మోడ్లో ఉంచబడుతుంది మరియు వినియోగదారులు పరికర పేర్లు నమూనా రేటు వంటి ఆసక్తి యొక్క పారామితులను టైప్ చేయవచ్చు మరియు మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు కాన్ఫిగరేషన్ పూర్తయిన వెంటనే హాట్స్పాట్ సాఫ్ట్ AP మోడ్లో ఈ ESP ని ఉపయోగించవచ్చు జూల్ జోటర్ మాడ్యూల్ మీ హోమ్ గేట్వే కి కనెక్ట్ చేయగలదు మీ హోమ్ గేట్వే యాక్సెస్ పాయింట్ను కనెక్ట్ చేయవచ్చు మరో మాటలో చెప్పాలంటే మీరు చాలా సజావుగా మారవచ్చు మీరు సాఫ్ట్ AP మోడ్ మరియు క్లయింట్ మధ్య మారవచ్చు నేను మీకు ఆ కోడ్ భాగాన్ని చూపించాలనుకుంటున్నాను ఇది మేము ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన వ్రాసిన వాటికి అనుమతిస్తుంది ఇది రెండింటి మధ్య కదలడానికి మీకు అనుమతిస్తుంది మొదట మృదువైన AP మధ్య మరియు క్లయింట్గా మనం చూపించాలనుకుంటున్న మోడ్ పరంగా కొంత స్పష్టత ఉన్న విధంగా స్క్రీన్ను విస్తరించండి హైలైట్ చేసిన భాగంలో గుర్తించబడిన ఆ సెట్టింగ్ను మీరు చూస్తే యాక్సెస్ పాయింట్గా కాన్ఫిగర్ చేయడాన్ని విస్తరించగలిగితే వై ఫై డాట్ సాఫ్ట్ AP మీకు స్పష్టంగా చూపించలేకపోతుంది ఇది వాస్తవానికి మృదువైన Wi Fi వలె కాన్ఫిగర్ చేయబడిందని మీరు చూడవచ్చు అందువల్ల వినియోగదారులు వారి పారామితులను తుది వినియోగదారుల కోణం నుండి నింపగల మోడ్ అప్పుడు ఇది క్లయింట్ ప్రయోజనం కోసం కూడా కాన్ఫిగర్ చేయవచ్చు మరియు ఆ భాగం బహుశా ప్రయోగశాల అభివృద్ధి జరిగే మరొక పద్ధతి మరియు ఇది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా Wi Fi యాక్సెస్ పాయింట్కు కనెక్ట్ అయ్యే పద్ధతి దీనిని శూన్యమైన Wi Fi అని పిలుస్తారు ఆపై ఈ ప్రత్యేకమైన విషయం మీ ఇళ్లలో ప్రకటించిన SSID కి కనెక్ట్ అవుతుంది కాబట్టి చాలా అనువర్తనాల కోసం చాలా శక్తివంతమైన ఆసక్తికరమైన చిప్ IoT చిప్ Wi Fi చిప్ Glossary English word Word Meaning Calibrate క్యాలీ బ్రేట్ క్రమాంకనం Power quality పవర్ క్వాలిటీ శక్తి నాణ్యత void Wi Fi వాయిడ్ వై ఫై శూన్యమైన వై ఫై